కీవర్డ్ లు ఎర్రర్ ఇంటెగ్రేటర్ నియంత్రిక స్టెప్ రెస్పాన్స్ ఇంటెగ్రల్ కంట్రోల్ స్టెబిలిటీ రైజ్ టైం శుభ మధ్యాహ్నం కాబట్టి మనం చూసిన వాటిని జాగ్రత్తగా గమనించిన తరువాత మనం ఒక నియంత్రిక ను తగిన విధంగా రూపొందించ గలగాలి ఇప్పుడు మనం పనితీరు దాని యొక్క అవసరత ఏమిటో చూద్దాం పనితీరు యొక్క మొదటి అవసరం ఏమిటంటే దీనిని నియంత్రణలో రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి స్టెడీ -స్టేట్ పనితీరు అని మరియు మరొకటి ట్రాన్సియెంట్ పనితీరు అని పిలుస్తారు సాధారణంగా స్టెడీ స్టేట్ పనితీరు కంటే ట్రాన్సియెంట్ పనితీరు చాలా ముఖ్యమైనది ఎందుకంటే వాస్తవానికి పనితీరు చాలా ఎక్కువ వ్యవధిలో ఉంటుంది సాధారణంగా పారిశ్రామిక ఆటోమేషన్ లో సెట్ పాయింట్ నందు మార్పు కొంత అరుదుగా ఉంటుంది ఉదాహరణకు మీరు పవర్ స్టేషన్ బాయిలర్ ను తీసుకుంటే దాని సెట్ పాయింట్ ను ఒక రోజులో సాధారణంగా 7 8 9 సార్లు లేదా అంతకంటే తక్కువగా మార్చబడుతుంది కాబట్టి మీకు ఉదయం లోడ్ ఉన్నప్పుడు దాని సెట్ పాయింట్ మార్చబడుతుంది సాయంత్రం లైటింగ్ లోడ్ తగ్గడం ప్రారంభమవుతుంది 10 గంటల తర్వాత లేదా 11 గంటల కు లోడ్ తగ్గి పోతుంది ఆ సమయంలో మీరు సెట్ పాయింట్ ను తగ్గించాలి కాబట్టి అరుదుగా సెట్ పాయింట్ లో మార్పులు ఉంటాయి మరియు ఈ సెట్ పాయింట్ల మధ్య చాలా ప్రాసెస్ పరికరాలు సాధారణంగా నిర్వహించబడతాయి కాబట్టి మీరు ఆ దశ లో కొనసాగుతున్న పనితీరు నిబంధనలను కలిగి ఉంటే సెట్ పాయింట్ అదే చోట ఉన్నప్పుడు అది సాధారణంగా సంభవించే లోపాల కంటే సెట్ పాయింట్ మారుతునప్పుడు సంభవించే లోపాల తో పోలిస్తే లేదా వెంటనే స్వల్ప కలం లో చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది కాబట్టి మనం మొదట స్టడీ స్టేట్ పనితీరును నిర్ధారించాలనుకుందాము మరియు ప్రధానం గా పరిశీలించవలసింది ఏంటంటే స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే కనీసం స్టడీ స్టేట్ లో r అనేది Y కు సమానంగా ఉండాలి హఠాత్తుగా r మారినట్లయితే y అకస్మాత్తుగా మారదు కాబట్టి y r స్థాయికి రావడానికి కొంత సమయం పడుతుంది కానీ ఒకసారి ఈ లోపం 0 అవ్వాలని అనుకుంటున్నాము మనం జీరో స్టెడీ స్టేట్ ఎర్రర్ ఉండాలి అని కోరుకుంటాం కాబట్టి మనం దానిని ఎలా పొందగలం అందుకోసం యూనిట్ స్టెప్ రెస్పాన్స్ ను తీసుకునట్లైతే స్టెడీ స్టేట్ ఎర్రర్ T యొక్క లిమిట్ అవుతుంది రిఫరెన్స్ ఇన్పుట్ అకస్మాత్తుగా మారితే సమయం గడుస్తున్నపుడు ఎర్రర్ 0 కి వెళుతుంది అంటే మనం దీన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్ రూపంలో కూడా వ్యక్తీకరించవచ్చు ఇది లాప్లేస్ ట్రాన్సఫామ్ యొక్క ఫైనల్ వాల్యూ సిద్ధాంతం మరియు ఇది వాస్తవానికి ess Lim s→0 11GK కాబట్టి ఇది స్టెడీ స్టేట్ ఎర్రర్ మరియు ఇది నియంత్రణ ద్వారా సున్నాకు చేరుకోగలదని నిర్ధారించుకోవాలి ఇది ప్రధాన అవసరాలలో ఒకటి కాబట్టి మనం ఎలా చేయాలి కాబట్టి మనం జీరో స్టెడీ స్టేట్ ఎర్రర్ పొందడం కోసం సరళమైన ప్రపోర్షనల్ నియంత్రణ ను పరిశీలిద్దాం ప్రపోర్షనల్ నియంత్రణ సమస్య ఏమిటంటే మీరు ప్రపోర్షనల్ నియంత్రణ ను కలిగి ఉంటె మీకు సరళమైన గెయిన్ ఉంటుంది మరియు మీకు 1V ఎర్రర్ ఉంటే మీకు 100 V ల ఔట్పుట్ వస్తుంది 2 V ల ఎర్రర్ ఉన్నట్లయితే 200 V ల ఔట్పుట్ వస్తుంది సాధారణ గుణకారం అనమాట ఇప్పుడు స్పష్టంగా మనకు కావలసినది ఈ r విలువ y కు సమానం అడం r అనేది ఒక నిర్దిష్ట విలువ కాబట్టి మనం y ఒక నిర్దిష్ట విలువను కలిగి ఉండేలా చూస్తాము ఇప్పుడు సహజంగానే y ఒక నిర్దిష్ట విలువను కలిగి ఉండడానికి మనకు u యొక్క నిర్దిష్ట విలువ ను తెలుసుకోవడం అవసరం కాబట్టి ప్రస్తుతానికి ఇది లేదు అని అనుకుంటే మీరు ఈ u ని నిర్వహించాలనుకున్నప్పుడు u ని ఎలా పొందగలము అప్పుడు మనం e యొక్క నిర్దిష్ట విలువను నిర్వహించాలి అయితే మనకు కొంత స్టెడీ స్టేట్ ఎర్రర్ ఉంటే తప్ప U ను ఉత్పత్తి చేయలేము మరియు అందువల్ల మీరు y ను ఉత్పత్తి చేయలేరు కాబట్టి మనం ప్రపోర్షనల్ నియంత్రణను ఉపయోగించి స్టెడీ స్టేట్ ఎర్రర్ ని 0 చేయలేము అని తేలుతుంది కాబట్టి ఇక్కడ రెండు విషయాలు జరగవచ్చు మీరు ఈ r ను కృత్రిమంగా పెంచవచ్చు అంటే అవుట్పుట్ 1 వోల్ట్ వద్ద ఉండాలంటే మీరు r కు 1 1 వోల్ట్ విలువను ఇస్తారు మీరు మీరు ఎంత వోల్ట్ ఇవ్వవలసి ఉంటుంది అని గనుక లెక్కించినట్లయితే కానీ మీరు కృత్రిమంగా 1 1 వోల్ట్ల కు పెంచగలరు కాబట్టి ఇక్కడ మీకు కావలసిన నిజమైన అవుట్పుట్ 1 వోల్ట్ లభిస్తుంది లేదా మీరు ఏమి చేయగలరు అంటే కంట్రోలర్ చేస్తున్నది కాకుండా ఈ మాన్యువల్ బయాస్ ని ఇవ్వవచ్చు అంటే మీరు కొంత అదనపు ఇన్ పుట్ ను నేరుగా ప్లాంట్ కు వర్తింపజేస్తారు కాబట్టి మీరు ఈ రెండు పనులలో ఒకదాన్ని చేస్తే ఆ సందర్భంలో మీకు కావలసిన అవుట్ పుట్ ని మీరు నిర్వహించవచ్చు కాని ప్రధాన సమస్య ఏమిటంటే ఈ ఇన్పుట్ ఎవరు ఇవ్వబోతున్నారు అని మనకు ఎలా తెలుస్తుంది ఉదాహరణకు 1 వోల్ట్ కు 1 1 వోల్ట్ ఇవ్వాలని ఎలా తెలుస్తుంది మీకు 3 వోల్ట్ల అవుట్పుట్ కావాలంటే మనం ఎంత విలువను ఇవ్వాలి కాబట్టి సహజంగా ఇటువంటి మానిప్యులేషన్ మాన్యువల్ గా కంటే స్వయంచాలకంగా చేయాలి కాబట్టి మాన్యువల్ జోక్యం లేకుండా ఈ బయాస్ ఇన్పుట్ ను స్వయంచాలకంగా ఎలా ఉత్పత్తి చేయగలము అనే ప్రశ్న మన ముందు ఉంటుంది కాబట్టి మనం జీరో ఎర్రర్ పొందడానికి ఇన్పుట్ బయాస్ ని ఎలా సృష్టించాలి అనేదే ప్రశ్న కాబట్టి ఈ పరిస్థితి ని ఇక్కడ వివరించబడింది కాబట్టి జీరో ఎర్రర్ ఉండేలా అవుట్ పుట్ ఇచ్చే పరికరం ఏమిటో మనం చూస్తాము ఆయితే ఆ పరికరం వాస్తవానికి ఒక ఇంటిగ్రేటర్ కాబట్టి లూప్లో ఎక్కడైనా ఒక ఇంటిగ్రేటర్ ఉండాలి అప్పుడు ఎర్రర్ జీరో అయినప్పటికీ మనం అవుట్పుట్ ను పరిమితంగా పొందగలుగుతాము కాబట్టి వాస్తవానికి ఇంటిగ్రేటర్ అవసరమయ్యే సందర్భాలు రెండు ఉన్నాయి కాబట్టి ఇది మొదటి కేసు మీకు ఇంటిగ్రేటర్ ఉంటే ఊహించుకోండి మనం లాప్లేస్ డొమైన్ నొటేషన్ లో Kis అని వ్రాస్తాము ఇది వాస్తవానికి ఒక ఇంటిగ్రేటర్ అది U ∫ Ki e d కాబట్టి ఇది ఇంటిగ్రేటర్ కాబట్టి ఇది u కి సమానం గా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ సమయంలో కొంతకాలం తర్వాత కూడా మనకు e e జీరో ని చేరుకుంటుంటుంది కాబట్టి ఉదాహరణకు ఎర్రర్ జీరో కి చేరుకుంటుంది ఇది y ఈ స్థాయి r ఇది ఎర్రర్ జీరో ను చేరుకోవలిసిన స్థాయి కానీ ఇంటిగ్రల్ విలువ ఎంత ఈ బ్లాక్ యొక్క అవుట్ పుట్ ఎలా ఉంటుంది ఈ బ్లాక్ యొక్క అవుట్ పుట్ కర్వ్ క్రింద ఉన్న ఏరియా అవుతుంది ఎందుకంటే ఇది ఎర్రర్ ఇది y మరియు ఇది r కాబట్టి r y ఈ నిలువు దూరం అవుతుంది కాబట్టి ఇది ఏరియా అయితే ఎర్రర్ జీరో అయినప్పటికీ ఈ ఏరియా పరిమితంగా ఉంటుంది కాబట్టి ఎర్రర్ జీరో అయినప్పుడు కూడా మీరు పరిమితమైన u ను ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి ఇంటిగ్రేటర్ కలిగి ఉండటం ఉత్పత్తిని కొనసాగించడానికి సహాయపడుతుంది మీరు ఇంటిగ్రేటర్ను కలిగి ఉండే మరొక సందర్భం ఉంది అది ఇంటిగ్రేటర్ వాస్తవానికి ప్లాంట్ యొక్క భాగం అంటే ఉత్పత్తిని కొనసాగించగలిగేలా చేయడానికి ప్లాంట్ కు అన్ని సమయాలలో ఇన్పుట్ అవసరం ఉండకపోవచ్చు కాబట్టి ప్లాంట్ కూడా ఒక ఇంటిగ్రేటర్ దీనికి విలక్షణ ఉదాహరణ ట్యాంక్ కాబట్టి మన మరుగుదొడ్లలో ఉన్నటువంటి వ్యవస్థ ను ఊహించండి కాబట్టి మీరు ఒక ప్రవాహాన్ని కలిగి ఉండవచ్చు మరియు ఈ ప్రవాహం వాస్తవానికి స్థాయికి అనులోమానుపాతంలో ఉంటుంది మీరు వ్యవస్థను గమనించి ఉంటే ఒక బాల్ కాక్ తేలియాడే బంతి ఉంది కాబట్టి నీరు లేనప్పుడు బాల్ కాక్ ఇలా వేలాడుతోంది మరియు నీరు ప్రవహిస్తుంటే నీరు పెరిగేకొద్దీ బంతి పైకి పైకి పైకి వెళుతుంది మరియు ఒక నిర్దిష్ట స్థాయిలో నీరు ప్రవహించే వాల్వ్ వాస్తవానికి మూసివేయబడుతుంది కాబట్టి ఆ స్థాయిలో ఇది నిర్వహించబడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ ట్యాంక్ ఒక ప్లాంట్ గా చూస్తారు ఇది ప్రవాహానికి సంబంధించి ఒక ఇంటిగ్రేటర్ను కలిగి ఉంది ఎందుకంటే స్థాయి ప్రవాహం యొక్క సమగ్రమైనది తప్ప మరొకటి కాదు కాబట్టి ఏదో ఒక సమయంలో ఒక స్థాయిని నిర్వహించగలుగుతారు ఇది ప్రవాహం అవసరం లేని ఒక స్థాయి కాబట్టి ప్రవాహం జీరో కి చేరవచ్చు కాబట్టి మనం ఒక సాధారణ అనుపాత నియంత్రికను కలిగి ఉన్నాము తద్వారా ఎర్రర్ జీరో కు చేరుతుంది ప్రవాహం జీరో కి చేరుతుంది అయినప్పటికీ స్థాయి నిర్వహించబడుతుంది కాబట్టి ఇది మీకు జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ ను ఉన్న మరొక సందర్బం కాబట్టి ఇప్పుడు సరిగ్గా ఇలా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే ఇంటిగ్రేటర్ను ఉంచినట్లయితే ఇంతకుముందు వస్తున్న ఈ బయాస్ ఇన్ పుట్ ఇప్పుడు స్వయంచాలకంగా వస్తుంది అది నేను మాట్లాడుతున్న ఇంటెగ్రల్ అవుట్ పుట్ ఇప్పుడు ఇది పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది ఇంకా పెరగగలదు అప్పుడు జీరో ని చేరుకుంటుంది మరియు మీరు సెట్ పాయింట్ను మళ్లీ ఇక్కడ నుండి ఇక్కడకు మార్చినట్లయితే మళ్ళీ కొంత ఎర్రర్ సృష్టించబడుతుంది మరలా ఇంటిగ్రేట్ చేయండి ఇంటిగ్రేట్ చేయండి ఇంటిగ్రేట్ చేయండి మరియు ఇది ఎర్రర్ లేకుండా తగినంత స్థిరమైన అవుట్ పుట్ ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇంటిగ్రేటర్ వాస్తవానికి పనిచేస్తుందని మీరు చూస్తారు ఇంటిగ్రేటర్ వాస్తవానికి చాలా ఆసక్తికరమైన విషయంగా పనిచేస్తుంది ఇది వాస్తవానికి బయాస్ ఇన్పుట్ ఇస్తుంది కానీ మాన్యువల్ గా కాదు కాబట్టి ఇంటిగ్రేటర్ ఖచ్చితంగా బయాస్ ఇన్పుట్ ఇస్తుంది కాని ఇది స్వయంచాలకంగా ఉత్పత్తి అవుతుంది మీరు దీన్ని మానవీయంగా ఇవ్వవలసిన అవసరం లేదు మరియు ఇది సెట్ పాయింట్ ఆధారంగా తనకు తాను సర్దుబాటు అవుతుంది కాబట్టి ఇంటిగ్రేటర్ స్వయంచాలకంగా నిర్మించబడుతుంది మరియు జీరో ఎర్రర్ ని కొనసాగించగల అదనపు ఇన్పుట్ ని ఇస్తుంది కనుక ఇది జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ ని పొందే సూత్రం ఇప్పుడు దీనికి కొన్ని లోపాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు మీరు ఒక స్టెప్ రెస్పాన్స్ ను ఇస్తే అది ఎలా పని చేస్తుంది లూప్ ఎలా పని చేస్తుంది కాబట్టి మీరు దీన్ని చూడండి ఈ ప్రక్రియ ఇక్కడ నుండి మొదలవుతుందని అనుకుందాం మీరు ఇచ్చిన విధంగా ఇది మొదలవుతుంది కాబట్టి ఇక్కడ చాలా ఎర్రర్ ఉన్నందు వలన ప్రపోర్షషనల్ నియంత్రిక ఇప్పుడు పాజిటివ్ ఇన్ పుట్ ను ఉత్పత్తి చేస్తుంది ఇది ప్లాంట్ ను డ్రైవ్ చేస్తుంది కాబట్టి ప్లాంట్ రెస్పాన్స్ పైకి వెళ్తుంది మరియు సాధారణంగా మనకు ఇలాంటి స్టెప్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ దశలో ఏమి జరుగుతుంది మీకు ప్రపోర్షషనల్ పాజిటివ్ గా ఉంటుంది ఎర్రర్ పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి ఎర్రర్ తగ్గుతున్నందు వల్ల అవుట్పుట్ పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి అవుట్పుట్ క్రిందకి వెళుతుంది కాబట్టి ఇది పాజిటివ్ గా ఉంటుంది కాని అది క్రిందికి వెళ్లడం ప్రపోర్షషనల్ నియంత్రిక యొక్క అవుట్ పుట్ ఇంటిగ్రల్ నియంత్రిక ఏమి చేస్తుంది ఇంటిగ్రల్ నియంత్రిక కూడా పాజిటివ్ గా నే ఉంటుంది ఎందుకంటే ఇది పాజిటివ్ ఎర్రర్ ను ఇంటిగ్రేట్ చేస్తోంది మరియు పెరుగుతోంది ఎందుకంటే ఈ ప్రాంతం టైంతో పాటు నిరంతరం పెరుగుతోంది కాబట్టి ఇది పాజిటివ్ గా ఉంటుంది మరియు పెరుగుతూ పైకి వెళ్తుంది కాబట్టి ఈ సమయంలో ఎర్రర్ జీరో అవుతుంది కాబట్టి ప్రపోర్షషనల్ నియంత్రిక అవుట్పుట్ జీరో కాని ఇంటిగ్రల్ నియంత్రిక యొక్క అవుట్ పుట్ ఇంకా పాజిటివ్ గా ఉన్నందున ఈ మార్గంలో ప్లాంట్ యొక్క ప్రయాణం కొనసాగుతుంది ఇప్పుడు ఈ సమయంలో ప్రపోర్షషనల్ నియంత్రిక P నెగెటివ్ అవుతుంది కానీ I ఇంకా పాజిటివ్ గా నే ఉంది ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే పెద్ద పాజిటివ్ ఇంటిగ్రల్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ నెగటివ్ గా ఉంది ఇంటిగ్రల్ యొక్క ఈ భాగం నెగటివ్ గా ఉంటుంది ఇప్పటికీ పెద్ద పాజిటివ్ ఇంటిగ్రల్ ఉంది తద్వారా మొత్తం అవుట్ పుట్ ఇంకా పాజిటివ్ గా ఉండవచ్చు కాబట్టి దీని ప్రయాణం ఇలా కొనసాగుతుంది కానీ చివరికి ఈ ఇంటిగ్రల్ విలువ కూడా తగ్గుతుంది మరియు ప్రపోర్షషనల్ నియంత్రిక విలువ కూడా తగినంత నెగటివ్ గా మారుతుంది కాబట్టి మొత్తం ఇన్పుట్ నెగటివ్ గా మారుతుంది మరియు ప్లాంట్ కదులుతుంది ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది ఇది ఈ రేఖను దాటిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆసిలేట్ అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ నియంత్రణ కారణంగా సాధారణంగా ఒక ఆసిలేషన్ ఉంటుంది తద్వారా అధిక ఓవర్షూట్ కు దారి తీస్తుంది మరియు ఒక ఆసిలేషన్ కాబట్టి ఇది ఇంటిగ్రల్ నియంత్రణ యొక్క ఎర్రర్ అంటే స్టడీ స్టేట్ ఎర్రర్ పొందడానికి ఇది మీరు చెల్లించే ధర మీ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ లో కొంత ఓవర్షూట్ వచ్చే అవకాశం ఉంది ఈ చిత్రం లో స్టెప్ రెస్పాన్స్ ని చూడవచ్చు కాబట్టి స్టడీ స్టేట్ ఎర్రర్ ని త్యాగం చేయకుండా ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ను మెరుగుపరచాలనుకుంటాము కాబట్టి దానికి మనం చేయవలసింది ఏమిటంటే ఈ సమయంలో ఇక్కడ మాత్రమే మనం విచ్ఛిన్నం చేయవలసి ఉంటుంది తద్వారా మనం త్వరగా తిరగవచ్చు కాబట్టి ఏమి జరుగుతుంది అంటే ఇక్కడ ఇప్పుడు మనం వేగాన్ని తగ్గించాలి కాబట్టి వేగాన్ని తగ్గించడం అంటే ఈ దశలో మనం మరింత నెగటివ్ ఇన్పుట్ను సృష్టించాలి ఇది ఈ దశకు పెరుగుతుంది ఇది దగ్గరకు వచ్చేసరికి ఈ నెగటివ్ ఇన్పుట్ లేదా ఈ పాయింట్ చుట్టూ అదే విధంగా పెరగాలి ఈ నెగటివ్ ఇన్పుట్ కూడా పెరుగుతూ ఉండాలి తద్వారా ఇది త్వరగా మారుతుంది మరియు వాస్తవానికి చాలా వేగంగా స్థిరపడుతుంది కనుక ఇది ఆసిలేట్ కాదు ఇది చాలాసార్లు ఆసిలేట్ అవకూడదని మనం కోరుకుంటాము కానీ ఈ పసుపు వక్రత ను అనుసరిస్తే చిన్న ఓవర్షూట్ ఉంటుంది మరియు ఆతరువాత వెంటనే స్థిరపడుతుంది ఇదే మనకు కావలసిన కర్వ్ ఇది కాబట్టి ఇప్పుడు మనం ఎర్రర్ కి డెరివేటివ్ టర్మ్ ని జతచేస్తే ఈ రకమైన వక్రతను పొందవచ్చు కాబట్టి మనం రైస్ టైం ని తగ్గించాలనుకుంటున్నాము సాధారణంగా చెప్పాలంటే మనం ఓవర్షూట్ను తగ్గించాలనుకుంటున్నాము అది ఈ ఎత్తు అన్నమాట మరియు మనం సెట్లింగ్ టైం ని కూడా తగ్గించాలనుకుంటున్నాము అంటే మొత్తం సమయం కానీ దాని కోసం స్టడీ స్టేట్ కి తీసుకు రావాలి కాబట్టి ఇవన్నీ తగ్గించడం ఇప్పుడు కొంత కష్టం మరియు అందువల్ల వీటి మధ్య రాజీకి రావడానికి మీరు అల్పమైన ట్యూనింగ్ ను చేయాలి సాధారణంగా మనం చేసేది ఏమిటంటే ఈ విషయాలు సాధించవచ్చని తేలింది మనం ఇప్పటికే ప్రపోర్షషనల్ మరియు ఇంటిగ్రల్ నియంత్రిక గురించి చర్చించాము మరియు డెరివేటివ్ ను జోడించడం తో విచ్ఛిన్నం కావడానికి ప్రయత్నిస్తుందని మనం చూశాము తద్వారా ఇది ఎక్కువ ఓవర్షూట్ వైపు వెళ్ళదు కాబట్టి మనకు ప్రపోర్షషనల్ నియంత్రిక అవసరం ఎందుకంటే ప్రపోర్షషనల్ నియంత్రిక లేకపోతే చాలా ఎక్కువ ఆసిలేషన్ ఉంటుంది జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ కలిగి ఉండటానికి మనకు ఇంటిగ్రల్ నియంత్రిక అవసరం మరియు తక్కువ ఓవర్షూట్ మరియు ఫాస్ట్ సెట్లింగ్ టైం కలిగి ఉండటానికి మనకు డెరివేటివ్ నియంత్రిక అవసరం మరియు మనం ఈ Kp Ki మరియు Kd గెయిన్ లను చక్కగా ట్యూన్ చేయాలి తద్వారా జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ ను త్యాగం చేయకుండా మంచి ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ను పొందుతాము చూడటానికి ఆసక్తికరంగా ఉన్న ఒక విషయం ఏమిటంటే ఇప్పుడు మనం ఈ విధంగా ఇన్ పుట్ ను లెక్కిస్తాము ఇప్పుడు ఆసక్తికరంగా స్టడీ స్టేట్ లో e మొత్తం జీరో కాబట్టి ఈ టర్మ్ జీరో అవుతుంది కాబట్టి ప్రపోర్షషనల్ నియంత్రిక జీరో అవుతుంది మరియు అది మారడం లేదు కనుక dedt కూడా జీరో కాబట్టి అది కూడా తొలగి పోయింది కాబట్టి మనకు మొత్తం అవుట్ పుట్ ఇంటిగ్రల్ భాగం నుండి మాత్రమే వస్తుంది కాబట్టి ఇంటిగ్రల్ నియంత్రణ కోసం మీరు అధ్యయనం చేసిన జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ భావన ను కలిగి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్లుగా మనకు ఇలాంటి స్టెప్ రెస్పాన్స్ అవసరం ఇది చాలా మంచి స్టెప్ రెస్పాన్స్ అవుతుంది మరియు మనం దానిని మరింత షార్ప్ గా చేయాలనుకుంటే అప్పుడు దీన్ని మరింత మెరుగ్గా చేయవచ్చు కాబట్టి ఇది మనం సాధించాలనుకునే మంచి స్టెప్ రెస్పాన్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు డిస్టర్బన్స్ రిజెక్షన్ కి వద్దాం కాబట్టి డిస్టర్బన్స్ రెస్పాన్స్ అంటే ఏమిటి కాబట్టి మనం డిస్టర్బన్స్ గురించి మాట్లాడుదాం అనేక రకాల డిస్టర్బన్స్ లు ఉన్నాయి మరియు మీరు ఒకే రకమైన విశ్లేషణ ను ఇవ్వవచ్చు కానీ సాధారణంగా సంభవించే అత్యంత ప్రధానమైన డిస్టర్బన్స్ ఒక ప్రక్రియలో లోడ్ డిస్టర్బన్స్ వివిధ కారణాల వల్ల పదార్థాల లక్షణాలలో వైవిధ్యాలు పవర్ సోర్స్ లలో వైవిధ్యాలు వోల్టేజీలు ప్రెషర్ సోర్స్ లలో వైవిధ్యాల లాంటి అన్ని రకాల విషయాల వల్ల సంభవిస్తాయి కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇలా ఉంటుంది మనం y పై d0 యొక్క ప్రభావాన్ని తగ్గించాలనుకుంటున్నాము కాబట్టి y మరియు d0 ల మధ్య ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమిటి అని తెలుసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే అన్ని రకాల డిస్టర్బన్స్ లను సరిగ్గా తటస్తం చేయడం సాధ్యం కాదు కానీ ఒక ప్రధాన రకమైన డిస్టర్బన్స్ స్టెప్ డిస్టర్బన్స్ అటువంటి డిస్టర్బన్స్ లు ఒకటి లేదా రెండుసార్లు మారి ఆపై అలాగే ఉంటాయి కాబట్టి మీకు స్టెప్ డిస్టర్బన్స్ లు ఉంటే మీరు మరల చూడవచ్చు మీరు ఇంటిగ్రల్ ఉంటే S జీరో కి చెరువుతున్నందున ఈ టర్మ్ చాల ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే కారణం వలన సరిగ్గా ఇలాంటి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తోంది కాబట్టి అదే కారణం వలన ఇంటిగ్రల్ నియంత్రణతో e సున్నాకి వెళుతుంది మీరు ఇంటిగ్రల్ నియంత్రణను ఉంచితే స్టెప్ డిస్టర్బన్స్ ప్రభావం కూడా తొలగిపోతుంది ఎందుకంటే ఇంటిగ్రల్ విలువ పెరుగుతుంది మరియు వాస్తవానికి డిస్టర్బన్స్ గురించి జాగ్రత్త వహించడానికి ఇది అదనపు టార్క్ ను అందిస్తుంది కనుక ఇది ఒక ఇంటిగ్రల్ పెరుగుదలను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇక్కడ y ను ఉత్పత్తి చేయడానికి బదులుగా అది స్వయంచాలకంగా అవుట్పుట్ y d0 లేదా y d0 ను ఉత్పత్తి చేస్తుంది తద్వారా ప్లస్ d0 తరువాత మీరు y యొక్క తగిన విలువను పొందుతారు కాబట్టి ఇది జరగబోతోంది కాబట్టి డిస్టర్బన్స్ రెస్పాన్స్ ను తగ్గించే ప్రధాన మార్గాలలో ఇంటిగ్రల్ నియంత్రణ ఒకటి కాబట్టి ఇప్పుడు మనం మరికొన్ని సమస్యలను చూద్దాం ఈ విషయాలను మనం నిజంగా గుర్తుంచుకోవాలి అవి చాలా ఆచరణాత్మక సమస్యలు మరియు మునుపటి నియంత్రణ కోర్సులో వీటి గురించి మనం నేర్చుకోలేదు మనం అక్కడ వీటిని ఐడియల్ గా పరిగణించాము కాని ఇక్కడ నాన్ ఐడియాలిటీ ని పరిగణ లోకి తీసుకుంటున్నామని గుర్తుంచు కోవాల్సి ఉంది ఉదాహరణకు చాలా తరచుగా యాక్చువేటెడ్ సంతృప్తత ఉండవచ్చు ఇది కంట్రోల్ ఇన్పుట్ CI మరియు ఇది ప్లాంట్ ఇన్పుట్ PI కాబట్టి ఇది యాక్చుయేటర్ యొక్క లక్షణం కాబట్టి మీరు నియంత్రణ ఇన్పుట్ను పెంచేటప్పుడు యాక్యుయేటర్ కూడా ప్లాంట్ ఇన్పుట్ ను ప్రపోర్షషనల్ గా ఉంచుతుంది కానీ ఒక నిర్దిష్ట పాయింట్ వరకు మాత్రమే ఆతరువాత అది సంతృప్తమవుతుంది కాబట్టి మీరు మరింత ఎక్కువ నియంత్రణ ఇన్పుట్ ను ఇస్తే అది మీకు ప్రపోర్షషనల్ గా అధిక ప్లాంట్ ఇన్పుట్ ఇవ్వదు కాబట్టి ఇది సాధారణంగా సంతృప్తమై ఉండాలి ఇప్పుడు యాక్యుయేటర్ సమర్థవంతంగా సంతృప్తమవుతున్నప్పుడు ఫీడ్బ్యాక్ లూప్ తెరవబడుతుంది ఎందుకంటే ఎర్రర్ యొక్క ప్రభావం ఇకపై అవుట్పుట్కు లేదా ప్లాంట్ ఇన్పుట్కు చేరుకోలేదు కాబట్టి ఎర్రర్ కి రెస్పాన్స్ గా ఇన్పుట్ మారదు కానీ ఓపెన్ లూప్ ఆపరేషన్ విషయంలో స్థిరంగా ఉంటుంది కాబట్టి నియంత్రణ ఉండదు అంతే కాదు ఇవి మనం తరువాత చూసినప్పుడు నిరంతరం యాక్యుయేటర్ సాచురేషన్ ని గురించి చెప్పుకోవచ్చు నిరంతర యాక్యుయేటర్ సాచురేషన్ నియంత్రికలపై చాలా చెడు ప్రభావాలను కలిగి ఉంటుంది ఎందుకంటే కంట్రోలర్లకు మెమరీ ఉంటుంది కాబట్టి ఇది PID కంట్రోలర్లలో సంభవించే ఒక ప్రత్యేక ఫెనొమెనొన్ మరియు మనం తదుపరి ఉపన్యాసంలో దీనిని చాలా వివరంగా పరిశీలించబోతున్నా ము కాబట్టి మనం చూడవలసిన తదుపరి సమస్య సెన్సార్ బయాస్ కాబట్టి మీకు సెన్సార్ బయాస్ ఉంటే సెన్సార్లో ఎర్రర్ లు ఉన్నాయని గుర్తుంచుకోండి అప్పుడు సెన్సార్లు కంట్రోలర్ యొక్క కళ్ళు అవడం తో సెన్సార్ చూసినట్లు గా కంట్రోలర్ పనిచేస్తుంది కనుక మీకు బయాస్ ఉంటే నియంత్రిక ఇన్పుట్ను ఉత్పత్తి చేస్తుందని మీరు అనుకుంటారు ఇది జీరో ఎర్రర్ ని కలిగి ఉంటుంది కాని వాస్తవానికి నాన్ జీరో ఎర్రర్ కూడా ఉంటుంది కాబట్టి మీకు జీరో ఎర్రర్ ఉంది కాని మీకు నాన్ జీరో ఎర్రర్ ఉంది అదేవిధంగా మనం కొన్ని మోడళ్ల ఆధారంగా కంట్రోలర్లను డిజైన్ చేస్తాము అని గుర్తుంచుకోవాలి కానీ ఇది ఎల్లప్పుడూ మారుతుంది కనుక ఈ నమూనాలు వాస్తవానికి సరికానివి అవడం వల్ల మీరు ఎల్లప్పుడూ మోడల్ ఎర్రర్ లను కలిగి ఉంటారు మరియు ఈ మోడల్ ఎర్రర్ లు సాధారణంగా హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో ఆధిపత్యం చెలాయిస్తాయి ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో మీకు సరికానిది ఉంటే అది అధికంగా ఉన్న ఎర్రర్ అని గుర్తుంచుకోండి వాస్తవానికి విలక్షణమైన ఇన్స్టెబిలిటీ హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో సంభవిస్తుంది DC బ్యాండ్ లేదా లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో కాదు కాబట్టి మీరు హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో మోడలింగ్ ఎర్రర్ ను కలిగి ఉంటే అప్పుడు అలాంటి మోడలింగ్ ఎర్రర్ లు కూడా స్టెబిలిటీ సమస్యలకు దారి తీస్తాయి కాబట్టి మనం ఈ విషయాలను గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోవటానికి వివిధ రకాలైన ఇతర సాధ్యమైన నిర్మాణాలు ఉన్నాయి అయితే మన దగ్గర ఉన్నది లూప్ నిర్మాణం ఏ ఫీడ్బ్యాక్ ను మరియు కంట్రోలర్ లను ఎలా ఉపయోగిస్తాము మరియు వాటిలో కొన్నింటిని చూస్తాము ఉదాహరణకు ఫీడ్ ఫార్వర్డ్ కాన్ఫిగరేషన్ క్యాస్కేడ్ కాన్ఫిగరేషన్ లాంటి సాధ్యమైనటువంటి వాటిని చూస్తాము చివరగా మనం కంక్లూషన్ కి వెళుతున్నప్పుడు నియంత్రణ గురించి కొన్ని వాస్తవాలను సంభాషణ పరంగా ప్రస్తావించాను కాబట్టి మీ ఫీడ్బ్యాక్ ను మీరు నియంత్రించాలి కాబట్టి నియంత్రిక ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ని నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీ ఫీడ్బ్యాక్ లో ఎర్రర్ ఉంటే మీ నియంత్రణ లో కూడా ఎర్రర్ ఉంటుంది మీరు గది మధ్యలో కూర్చుని ఉంటే మరియు మీ ఉష్ణోగ్రత సెన్సార్ను గది పై కప్పు వద్ద ఉంచినట్లయితే అప్పుడు మీరు గదిలో కాకుండా గది పై కప్పు వద్ద ఉష్ణోగ్రతను నియంత్రిస్తున్నారు అప్పుడు మీరు యాక్చుయేట్ చేయలేక పోతే మీరు నియంత్రించలేరు కాబట్టి మీరు కంట్రోలర్ నుండి అవుట్పుట్లో ఏదైనా ఇస్తే మీరు ఫాన్సీ అల్గోరిథం ఉపయోగిస్తున్నట్టు కానీ మీరు దానిని అమలు చేయలేకపోతే మీరు దాన్ని బాగా నియంత్రించడం లేదు అన్నమాట మీరు డిస్టర్బన్స్ లను కొలవవచ్చు లేదా అంచనా వేయగలిగితే మీరు వాటిని పరిహరించ వచ్చు కాబట్టి చాలా ఆధునిక అల్గోరిథంలు ఉన్నాయి వాటిలో ఒకటి ఖచ్చితంగా పరిహరించడానికి ప్రయత్నిస్తాయి స్టెబిలిటీ కేవలం ప్రాథమిక పనితీరు మీరు స్టెబిలిటీ ని నిర్ధారించి ఆపై పనితీరును నిర్ధారించాలి అయితే మీరు మరింత ఎక్కువగా పనితీరును నిర్దారించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరింత ఎక్కువగా ముందుకు వెళ్లి పనితీరును మరియు చివరికి ఇన్స్టెబిలిటీ ఫలితాలు మెరుగుపరచండి కాబట్టి ఇన్స్టెబిలిటీ వాస్తవానికి వస్తోంది ఇది సాధారణంగా మీరు సాధించగల గరిష్ట పనితీరును నిర్ణయిస్తుంది మరియు మోడల్ లు ఎల్లప్పుడూ సుమారుగా ఉంచబడతాయి చాలా వ్యవస్థలు వాస్తవానికి నాన్ లీనియర్ వ్యవస్థలు కాని మనం సుమారుగా ఉన్న మోడల్ లతో పని చేయగలమని చెప్పడం లేదు కాబట్టి లీనియర్ కంట్రోల్ నాన్ లీనియర్ ప్లాన్లకు బాగా పనిచేయగలదు కాని కొన్నిసార్లు నాన్ లీనియర్ కంట్రోల్ బాగా పనిచేస్తుండవచ్చు కాని 95 పారిశ్రామిక కంట్రోలర్లు లీనియర్ గా ఉంటాయి కాబట్టి మనం పాఠం చివరకి వచ్చాము మరియు త్వరగా సమీక్షించుకుందాం కాబట్టి మనం ఆటోమేటిక్ కంట్రోల్ యొక్క లక్ష్యాలను చూశాము స్టెబిలిటీ ని కొనసాగించడం సెట్ పాయింట్ను అనుసరించడం డిస్టర్బన్స్ లను తిరస్కరించడం మనం స్టెబిలిటీ ని చూశాము మరియు ప్రాసెస్ లూప్లో ఇన్ స్టెబిలిటీ కారణంగా స్టెబిలిటీ కి కారణాలను కనుగొన్నాము మనం స్టడీ స్టేట్ ఎర్రర్ మరియు దానిని తగ్గించే మార్గాలను చూశాము మరియు స్టడీ స్టేట్ ఎర్రర్ ని జీరో వద్ద ఉంచుతూ ట్రాన్సియెంట్ పనితీరును తగ్గించే మార్గాలను కూడా చూశాము కాబట్టి PID నియంత్రణ చాలా ప్రభావవంతమైన మార్గం అని మరియు సరళమైన వి మరియు ప్రభావవంతమైన వి చేయగలదని మనం చూశాము మరియు చివరికి PID నియంత్రణ కూడా చాలా సాధారణమైన డిస్టర్బన్స్ రిజెక్షన్ లను చేయగలదని మనం చూశాము కాబట్టి ఇది పాఠం యొక్క ముగింపు ఇక్కడ మీరు ఆలోచించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి మొదట నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆటోమేటిక్ కంట్రోల్ యొక్క మూడు ప్రధాన లక్ష్యాలను పేర్కొనండి కంట్రోల్ లూప్లో ఇన్ స్టెబిలిటీ కు గల మూడు ప్రధాన కారణాల ను చెప్పండి మరియు ఈ గమ్మత్తైన ఆచరణాత్మక ఉదాహరణను ప్రయత్నించండి ప్రతి సందర్భానికి ఇచ్చిన మరియు ప్రపోర్షషనల్ నియంత్రిక కి జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ ని సాధించడం సాధ్యమేనా నేను ఇప్పటికే ఒక ఉదాహరణను వివరించి ఉన్నాను మీరు దీన్ని మీ స్వంత భాషలో వివరించడానికి ప్రయత్నించండి మరియు PID కంట్రోలర్ మంచి ట్రాన్సియెంట్ పనితీరును అలాగే జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ ను ఎలా సాధించగలదో వివరించడానికి ప్రయత్నించండి మరియు చివరకు PID నియంత్రణ స్టెప్ సెట్ పాయింట్లు మరియు డిస్టర్బన్స్ లతో జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ ని సాధిస్తుందనే ప్రకటనను సమర్థించండి లేదా విమర్శించండి చాలా ధన్యవాదాలు మనం తదుపరి ఉపన్యాసంలో కలుద్దాం